వాటిని స్టార్ లేదా డెల్టాలో కనెక్ట్ చేయవచ్చు అవి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సింగిల్ యూనిట్ లేదా ఒక త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ యూనిట్ అవుతాయి ఇది వాస్తవానికి ఖర్చులో ఆదా చేస్తుంది తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఒకవేళ నేను మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు చివరికి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గా కనెక్ట్ చేయబడడాన్ని చూస్తున్నప్పుడు ఇది త్రీ ఫేజ్ కాన్ఫిగరేషన్ లో కనెక్ట్ చేయబడినది ఇది సాధారణంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది లేదా ఖరీదైనది ఎందుకంటే మీరు తప్పనిసరిగా మీ అవసరానికి అనుగుణంగా ఇండివిడ్యువల్ యూనిట్ను విడిగా కొనుగోలు చేసి కనెక్ట్ చేస్తున్నారు మీకు స్పష్టంగా ఎక్కువ సౌలభ్యం ఉంది దీని వలన మీరు కోర్ ఖర్చు మీద లేదా స్టాంపింగ్ ఖర్చు మీద లేదా వైండింగ్ ఖర్చు మీద ఏ విధంగానూ పొదుపు చేయలేరు కాబట్టి ఎప్పుడైతే నేను చాలా ఎక్కువ రేటింగ్ కలిగి ఉండబోతున్నానో అప్పుడు సాధారణంగా ఇది ఉపయోగించబడుతుంది నేను చాలా ఎక్కువ రేటింగ్ కలిగి ఉన్నప్పుడు మరియు స్టార్ లేదా డెల్టా కాన్ఫిగరేషన్లో కనెక్ట్ చేయగలిగే ఫ్లెక్సిబిలిటీని పొందాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతుంది నేను సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ని త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గా కనెక్ట్ చేయడాన్ని చూస్తే దానివల్ల మనకు కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే నేను మీకు చెప్పినట్టుగా ఒకటి ఫ్లెక్సిబిలిటీ రెండోది పోర్టబులిటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ నా దగ్గర త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాని యొక్క సైజు చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు 400 MVA ట్రాన్స్ఫార్మర్ ను ఊహించుకోండి ప్రతి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ 150 MVA రేటింగ్ కలిగి ఉంటుంది 150 MVA రేటింగ్ కలిగి ఉంటుంది ఒక సింగిల్ 400 MVA ట్రాన్స్ఫార్మర్ను రవాణా చేయడంతో పోలిస్తే 150 MVA ట్రాన్స్ఫార్మర్ను రవాణా చేయడం చాలా సులభం కావున ఖచ్చితంగా మనం తప్పనిసరిగా ప్రయోజనాన్ని నిలుపుకుంటాము ఒకవేళ నేను ప్రయోజనాలను వ్రాయడానికి ప్రయత్నిస్తే ఈ కాన్ఫిగరేషన్ యొక్క ప్రయోజనాలు పోర్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ మరియు నేను ప్రస్తావించ దగిన మరో విషయం ఏమిటంటే నేను మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు కలిగి ఉన్నాను అనుకుందాము మరియు నేను కొంత బ్యాకప్ ను నిల్వ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినట్లయితే బహుశా నేను ఒక సింగిల్ యూనిట్ బదులు ఇంకొక మంచి యూనిట్ రీప్లేస్ చేయాలనుకుంటున్నాను అటువంటి పరిస్థితులలో ఒక సింగిల్ యూనిట్ ని మాత్రమే కలిగి ఉంటే చాలు ఒక కంప్లీట్ త్రీ ఫేజ్ యూనిట్ కలిగి ఉండనవసరం లేదు ఒక త్రీ ఫేజ్ యూనిట్ ని సేవ్ చేయాలి అంటే ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కానీ మరోవైపు నేను వాస్తవానికి రెండు సింగిల్ ఫేజ్ యూనిట్స్ ని స్టోర్ చేసినప్పటికీ ఖర్చు తక్కువగా ఉంటుంది ఏదైనా సింగిల్ ఫేజ్ యూనిట్ చెడిపోయినప్పుడు దానిని నేను వేరొక నిర్దిష్ట యూనిట్ తో రీప్లేస్ చేయగలను కాబట్టి నేను బ్యాకప్గా నిల్వ చేయడానికి ప్రయత్నించినప్పుడు బ్యాకప్గా నిల్వ చేయడం నేను సింగిల్ ఫేజ్ యూనిట్లను చూస్తున్నప్పుడు అది కూడా చాలా సులభం అందువలన సాధారణంగా చాలా విద్యుత్ కేంద్రాలలో సింగిల్ ఫేజ్ యూనిట్లు చివరికి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్యాంకులుగా కనెక్ట్ చేయబడడాన్ని మీరు చూస్తారు ఒకవేళ నేను 100kVA సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడితే బహుశా 400230 నేను ఆర్బిట్రరీ గా తీసుకుంటున్నాను ఇది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఒకవేళ నేను వీటిని త్రీ ఫేజ్ కాన్ఫిగరేషన్ లో కనెక్ట్ చేస్తే నేను త్రీ ఫేజ్ యూనిట్ లేదా త్రీ ఫేజ్ బ్యాంక్ యొక్క ఓవరాల్ KVA రేటింగ్ ను 300 KVA కలిగి ఉండబోతున్నాను ఎందుకంటే సింగిల్ ఫేజ్ యూనిట్ కు మూడు రెట్లు ఉంటుంది మీరు నేరుగా గుణించగలరు ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కటి సింగిల్ ఫేజ్ kVA రేటింగ్కు అనుగుణమైన kVAను నిర్వహించగలదు అందువలన నేను దానిని మూడు తో గుణించగలను ఆ తరువాత వచ్చిన దానిని త్రీ ఫేజ్ kVA అని చెప్పగలను ఉదాహరణకు ఒకవేళ నేను దీనిని త్రీ ఫేజ్ స్టార్ లో కనెక్ట్ చేస్తుంటే ఉదాహరణకు స్టార్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే నాకు మళ్ళీ స్టార్ స్టార్ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది kVA రేటింగ్ అనేది 300 అవుతుంది ఎటువంటి సందేహం లేదు 300KVA ఉంటుంది అయితే నేను వోల్టేజ్ రేటింగ్ చూసినప్పుడు 400 దీన్ని మనము పర్ ఫేజ్ లో సూచిస్తున్నాము అదేవిధంగా 230V కూడా పర్ ఫేజ్ లో ఉంటుంది కాబట్టి నేను స్టార్ లో కనెక్ట్ చేయబడిన ట్రాన్స్ఫార్మర్ ని చూసినప్పుడు అది పర్ ఫేజ్ ను 3 తో గుణించగా వస్తుంది ఎందుకంటే దీనిని ఎప్పుడూ లైన్ వోల్టేజ్ కాన్ఫిగరేషన్ తోనే సూచిస్తాము ఫేజ్ వోల్టేజితో కాదు కాబట్టి నేను ఈ కాన్ఫిగరేషన్ 40032303 ని కలిగి ఉంటుందని చెప్పాలి అందువలన ప్రైమరీ లైన్ వోల్టేజ్ 4003 అవుతుంది మరియు సెకండరీ లైన్ వోల్టేజ్ 2303 అవుతుంది తదనుగుణంగా నేను కరెంటుని కూడా కాలిక్యులేట్ చేయగలను కాబట్టి నేను కరెంట్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓవరాల్ KVA3VL ఎంతో తీసుకోగలను ఇక్కడ VL అనేది లైన్ వోల్టేజ్ లేదా ఇది స్టార్ అయితే నేను ఖచ్చితంగా సింగిల్ ఫేజ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయగలను అలాగే అది త్రీ ఫేజ్ లైన్ కరెంట్ కూడా అవుతుంది ఒకవేళ ఇది డెల్టా అయితే నేను ఈ పర్ ఫేజ్ కరెంట్ ని 3 తో గుణించవలసి ఉంటుంది కావున నేను సులభంగా త్రీ ఫేజ్ యూనిట్స్ యొక్క రేటింగ్ ను వోల్టేజ్ మరియు కరెంట్ ల రూపంలో నేను ఎటువంటి కనెక్షన్ చేస్తున్నాను అనే దాని ఆధారంగా కనుక్కో గలను కాబట్టి నాకు ఇలాంటి సింగిల్ ఫేజ్ యూనిట్ ఉందని చెప్పుకుందాం ఇది నేను చూపిస్తున్న ఒక సింగిల్ ఫేజ్ యూనిట్ సరేనా మరియు నేను నిజానికి ఈ ప్రత్యేక దిశలో వోల్టేజ్ పెరుగుదలను చూస్తున్నానని ఊహిస్తున్నాను నేను దీనిని డాట్ గా సూచిస్తున్నాను సాధారణంగా డాట్ ఒక వైండింగ్ యొక్క పొలారిటీని సూచిస్తుంది అలాగే ఇతర వైండింగ్ లకు కూడా కాబట్టి మరో వైండింగ్ కు నేను మళ్ళీ ఇక్కడ ఒక డాట్ ను చూపిస్తాను అనగా దీనికి సంబంధించి నేను దీనిని పాజిటివ్ అని పిలుస్తే దీనికి సంబంధించి ఇది కూడా పాజిటివ్ గా ఉంటుంది నేను రెండు మ్యూచువల్లీ కపుల్డ్ కాయిల్స్ కలిగి ఉన్నప్పుడు నేను ఈ రెండు వైండింగ్ల యొక్క పొలారిటీలు నిర్దిష్ట క్షణంలో ఒకేలా ఉన్నాయని పేర్కొనడానికి నేను డాట్ను బహుశా ఒక వైండింగ్ మరియు అలాగే మరొక వైండింగ్ మీద చూపించాలి దయచేసి గుర్తుపెట్టుకోండి మనం అప్లై చేస్తున్నది ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కాబట్టి నేను రూల్ లాగా ఎల్లప్పుడూ పైన టెర్మినల్ అనేది పాజిటివ్ మరియు కింద టర్మినల్ నెగిటివ్ అని చెప్పలేను ఎందుకంటే ఇది ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కాబట్టి నేను స్పష్టంగా పాజిటివ్ మరియు నెగిటివ్ ఆల్టర్నేట్ కావడాన్ని కలిగి ఉండబోతున్నాను కానీ నేను ఒక నిర్దిష్ట క్షణం గురించి మాట్లాడుతున్నాను బహుశా నేను ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటాను మరియు ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్ లో దీనిని తప్పనిసరిగా పాజిటివ్ గా చూస్తాను కాబట్టి ఇది పాజిటివ్ గా ఉంది మరియు ఇది నెగిటివ్ గా ఉంటుంది అదే సమయంలో ఇది పాజిటివ్ గా ఉంటుంది మరియు ఇది నెగిటివ్ గా ఉంటుంది కావున నన్ను రెండవ ఫేజ్ ను కూడా గీయనివ్వండి నేను రెండవ ఫేజ్ ను ఇక్కడ ఈ విధంగా కలిగి ఉండబోతున్నాను మరియు మూడో ఫేజ్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది నేను మూడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యూనిట్ గా కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ ఒకేలా ఉంటాయి అనగా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అని అనుకుంటున్నాను ఖచ్చితంగా మనము అన్ బ్యాలెన్స్డ్ డెలివరీని పరిచయం చేయము మనము అలా చేయము మనము దీనిని బ్యాలెన్స్డ్ గా మాత్రమే ఉండేటట్లు ప్రయత్నిస్తాము అందువలన మూడు ట్రాన్స్ఫార్మర్లు బ్యాలెన్స్ అయి ఉండాలి ఇప్పుడు ఒకవేళ నేను వాటిని డెల్టా లో కనెక్ట్ చేయాలంటే నేను ఇలా నిర్ధారించుకోవాలి ఒకవేళ నేను ఇది ఒక వైండింగ్ యొక్క ప్రారంభం అనుకుంటే ఇది ఆ వైండింగ్ యొక్క చివర అవుతుంది మళ్లీ అదే విధంగా ఇది ప్రారంభం మరియు ఇది చివర మరియు ప్రారంభం అవుతుంది మరియు ఇది చివర అవబోతోంది ఒకవేళ నేను వీటిని స్టార్ గా కనెక్ట్ చేయాలంటే అన్ని ప్రారంభ పాయింట్ లను నేను ఒక చోట కలపాలి లేదా అన్ని చివర పాయింట్లు ఒక చోట కలిపి కనెక్ట్ చేయాలి అంటే ఒకవైపు అన్నిటినీ ఒకచోట కలిపి కనెక్ట్ చేయాలి మిగితావి అన్నీ బయటికి వస్తాయి కాబట్టి ప్రారంభ పాయింట్లు అన్నీ ఒకచోట కలపడం వల్ల స్టార్ పాయింట్ లేదా న్యూట్రల్ పాయింట్ ను తయారుచేస్తాయి లేదా చివరి పాయింట్లు కలపడం వల్ల మనకు స్టార్ పాయింట్ లేదా న్యూట్రల్ పాయింట్ వస్తుంది కేవలం నేను నిర్ధారించుకోవలసిన విషయం ఏమిటంటే ఇది డాట్ అయితే ఇది కూడా డాట్ కావాలి అప్పుడు మాత్రమే నేను వీటిని ప్రారంభం మరియు చివర గా గుర్తించగలను పొలారిటీ టెస్ట్ చేయడానికి బదులుగా నేను వాటన్నింటిని స్పష్టంగా చూడగలను కాబట్టి నేను ఈ డాట్ తో దీనిని స్టార్ అని అనుకుంటాను అదేవిధంగా ఇది కూడా డాట్ అవుతుంది నేను వీటిని స్టార్ గా కనెక్ట్ చేయబోతున్నాను ఈ సందర్భంలో నేను ఈ ప్రారంభాన్ని ఈ ప్రారంభంతో కనెక్ట్ చేయాలి మరియు ఇది ఈ ప్రారంభానికి కనెక్ట్ చేయాలి ఇప్పుడు నేను ఈ టెర్మినల్ ను బయటకు తెస్తాను ఇది మరొక టెర్మినల్ ఇది మూడవ టెర్మినల్ కాబట్టి నేను దీనిని ఇలా పిలవబోతున్నాను ఇది A ఫేజ్ వోల్టేజ్ కు కనెక్ట్ చేయబడుతుంది ఇది B ఫేజ్ వోల్టేజ్ కు కనెక్ట్ చేయబడుతుంది ఇది C ఫేజ్ వోల్టేజ్కు కనెక్ట్ చేయబడుతుంది ఇవన్నీ కనెక్ట్ కావాలి ఇప్పుడు సెకండరీ వైపు కొన్ని కారణాల వల్ల నేను దానిని డెల్టా కనెక్షన్లో కనెక్ట్ చేయాలనుకుంటే డెల్టా ఎల్లప్పుడూ ప్రారంభ పాయింట్ ను చివరి పాయింటుకు ప్రారంభ పాయింట్ ను చివరి పాయింటుకు మరియు మొదలగునవి కనెక్ట్ చేయబడుతుంది ప్రాథమికంగా అవన్నీ సిరీస్ అడిషన్ గా కనెక్ట్ చేయబడి ఉంటాయి వాస్తవానికి నేను దీనిని దీనితో కలిపి కనెక్ట్ చేశాను ఇది మరియు ఇది కలిపి కనెక్ట్ చేశాను అదే విధంగా ఇది మరియు ఇది కలిపి కనెక్ట్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక టెర్మినల్ని బయటకు తీస్తాను రెండవ టెర్మినల్ ఇక్కడి నుంచి మరియు మూడవ టెర్మినల్ ఇక్కడినుంచి బహుశా నేను వీటిని ABC అని పిలుస్తాను కాబట్టి నేను ఈ సెకండరీని డెల్టాలో కనెక్ట్ చేశాను నేను దీనిని కొంత వేరే విధంగా లేదా చాలా సులభతరంగా సూచించగలను నేను వీటిని ఈ విధంగా కనెక్ట్ చేశాను మరియు నేను దీనిని ప్రాథమికంగా స్టార్ పాయింట్ అని పిలుస్తున్నాను ఇది స్టార్ పాయింట్ మరియు ఇది కూడా స్టార్ పాయింట్ కాబట్టి ఇది A ఇది B మరియు ఇది C అవుతాయి నేను వీటిని ABCఅని పిలుస్తాను సెకండరీ వైపు ఈ విధంగా నేను మళ్లీ కొంత వరకు ఈ విధంగా కనెక్ట్ చేయగలను మరియు ఆ తర్వాత నేను బహుశా దీనిని A అని దీనిని B అని మరియు దీనిని C అని వ్రాస్తాను మరియు వాస్తవానికి ఏది ఏ వైండింగ్ తో కపుల్ అయి ఉన్నది ఏ వైండింగ్ ఏ వైండింగ్ తో కపుల్ అవుతున్నది అన్నది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ముఖ్యంగా మనము ఇటువంటి కాన్ఫిగరేషన్ గీసినప్పుడు ఇది ఖచ్చితంగా ఏ వైండింగ్ ఏ వైండింగ్ తో కపుల్ అయిందనే విషయంలో మనకు గందరగోళం కలిగిస్తుంది ఈ కారణంచేత మనము కొన్ని సార్లు ఇలా గీస్తాము ఒకవేళ ప్రైమరీ ఈ విధంగా గిస్తే బహుశా సెకండరీని కొంతవరకూ ఈ విధంగా గీస్తాము ఇది ఒక సెకండరీ బహుశా ఇది ఇంకొక సెకండరీ ఇది మూడవ సెకండరీ దయచేసి ఓరియంటేషన్ ను చూడండి ఇది ఇండక్టివ్ ఓరియంటేషన్ నేను ఇవన్నీ ఇలా చేస్తే వాస్తవానికి ఇది దానితో కపుల్ అయి ఉంటుంది నేను అది ఖచ్చితంగా చూడగలను అదేవిధంగా ఒకవేళ నేను దీనిని మరొక ప్రైమరీగా చూసినప్పుడు ఇది దీనితో కపుల్ అయివున్న ఇంకొక ప్రైమరీ అదే విధంగా నేను దీనిని మూడవ ప్రైమరీగా చూస్తున్నాను కాబట్టి ఇది దానితో కపుల్ అయి వున్న మూడవ ప్రైమరీ అవుతుంది సాధారణంగా చాలా పుస్తకాలలో ఓరియంటేషన్ ని వారు ఓరియంటేషన్ ని ఏది దేనితో కపుల్ అయి ఉందో చూపడానికి ప్రైమరీ మరియు సెకండరీలలో ఖచ్చితంగా ఒకే విధంగా చూపిస్తారు నేను మళ్ళీ ఒక దానిని A ఇంకోదాన్ని B మరియు దీనిని C అని సూచిస్తున్నాను ఇది ఏమైనప్పటికీ నన్ను ఇలా పిలవనివ్వండి అది పట్టింపు లేదు మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి ఈ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అనేది ఎల్లప్పుడూ ఫేజ్ వోల్టేజ్ మరియు ఫేజ్ కరెంట్ ల మధ్యలో ఉంటుంది సాధారణంగా మీరు ట్రాన్స్ఫర్మేషన్ రేషియోను పొందడానికి ఎప్పటికీ లైన్ వోల్టేజ్ లను పరిగణనలోకి తీసుకోరు నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను నిజంగా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కు వ్రాస్తున్నట్లయితే బహుశా ఇది త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అని నేను పేర్కొన్నాను ఇది 4004000V సరేనా అయితే అది స్టార్ డెల్టా లో కనెక్ట్ అయి ఉంది మనకు ఇచ్చినది ఇదే సరేనా వోల్టేజీగా ఇవ్వబడినది స్టార్ లోని లైన్ వోల్టేజ్ 400 అదేవిధంగా 4000 అనేది డెల్టాలోని లైన్ వోల్టేజ్ కాబట్టి నేను ఫేజ్ వోల్టేజ్ ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే ఫేజ్ వోల్టేజ్ 4003అవుతుంది అయితే ఈ సందర్భంలో ఫేజ్ వోల్టేజ్ 4000 V గానే ఉంటుంది ఒకవేళ నేను ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ని కాలిక్యులేట్ చేయాలని ప్రయత్నిస్తే నేను వాస్తవానికి ప్రైమరీ యొక్క ఫేజ్ వోల్టేజ్ డివైడెడ్ బై సెకండరీ ఫేజ్ వోల్టేజ్ తీసుకోవాలి లేదా సెకండరీ ఫేజ్ వోల్టేజ్ బై మరీ ఫేజ్ వోల్టేజ్ అది పట్టింపు లేదు కాబట్టి నేను దీన్ని40034000గా తీసుకోవాలి ఒకవేళ నేను వోల్టేజ్ ని లైన్ వోల్టేజ్ గా రాసినా కూడా ట్రాన్స్ఫర్మేషన్ రేషియోని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫేజ్ వోల్టేజ్ మాత్రమే తీసుకోవాలి ఇది కరెంట్లో కనెక్ట్ కాలేదు మనం సాధారణంగా పర్ ఫేజ్ వోల్టేజ్ రేషియోని మాత్రమే చూస్తాము మనము ఎన్నటికీ లైన్ వోల్టేజ్ వైపు చూడము స్పెసిఫికేషన్లు లేదా మెషీన్ మీది నేమ్ ప్లేట్ డీటెయిల్స్ లో లైన్ వోల్టేజ్ మరియు లైన్ కరెంటు మరియు త్రీ ఫేజ్ kVA రేటింగ్ ఇచ్చినప్పటికీ మనము లైన్ వోల్టేజ్ ఉపయోగించము అది సింగిల్ ఫేజ్ kVA రేటింగ్ గురించి తెలియ చేయదు కాబట్టి చివరికి మనము త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఈక్వివలెంట్ సర్క్యూట్ ను గీసినప్పుడు మనము ఎల్లప్పుడూ మొత్తం విషయాన్ని పర్ ఫేజ్ ఈక్వివలెంట్ గా మార్చాలి అనుకుంటున్నాము మనము సింగిల్ ఫేజ్ ఈక్వివలెంట్ గా చూస్తాము మరియు తరువాత మనము సింగిల్ ఫేజ్ కాన్ఫిగరేషన్ రూపంలో స్పష్టంగా ఈక్వివలెంట్ సర్క్యూట్ గీయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మీకు 400V స్టార్ కనెక్ట్ చేయబడిన ప్రైమరీని ఇచ్చినప్పటికీ మీరు ఆ వోల్టేజ్ను 4003 గా తీసుకుంటారు మరియు ఒకవేళ పర్ ఫేజ్ ఇంపెడెన్స్ ను కొంత Z గా ఇచ్చినట్లయితే మీరు ఎప్పుడూ 4003Z ను కరెంట్ అని చెబుతారు కాబట్టి మీరు ప్రతి సారి అన్నిటినీ పర్ ఫేజ్ క్వాంటిటీలోకి మారుస్తారు మరియు ఈక్వివలెంట్ గీస్తారు కాబట్టి మీకు సెకండరీ వైండింగ్ డెల్టాలో ఇచ్చినప్పటికీ కూడా మీరు ప్రతి దాన్ని పర్ ఫేజ్ క్వాంటిటీలోకి మార్చుతారు మరియు అలా మీరు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓవరాల్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను గీస్తారు మరియు మనము డెల్టాను పర్ ఫేజ్ లోకి మార్చేటప్పుడు బహుశా దానిని స్టార్ లోకి మార్చడం సులభంగా ఉంటుంది ఆ తర్వాత పర్ ఫేజ్ లో చేయడం చాలాసార్లు సులభంగా ఉంటుంది కాబట్టి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైనా ఒకరకమైన డెల్టా కాన్ఫిగరేషన్లో ఇవ్వబడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ ఫేజ్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లోకి వెళ్లే ముందు మీరు కొంత స్టార్ డెల్టా కన్వర్షన్ చేయవలసి రావచ్చు సరేనా కాబట్టి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ల గురించి ఇక చాలు నేను ట్రాన్స్ఫార్మర్ లో ముఖ్యంగా నాలుగు రకాల కనెక్షన్లను కలిగి ఉంటాను నేను స్టార్ డెల్టా లేదా డెల్టా స్టార్ లేదా డెల్టా డెల్టా లేదా స్టార్ స్టార్ పొందగలను ఇవి సాధారణంగా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్లో కలిగి ఉన్న నాలుగు కాన్ఫిగరేషన్లు మరియు నేను వీటిని ప్రైమరీ మరియు సెకండరీ కలిగి ఉండటం ద్వారా మాత్రమే చూపిస్తున్నాను కొన్నిసార్లు ట్రాన్స్ఫార్మర్ లో ఇంకొక వైండింగ్ ఉండవచ్చు ఇది ఎవ్వరూ అడగని టెర్షియరీ టెర్షియరీ వైండింగ్ అనేది కొన్నిసార్లు మీరు ట్రాన్స్ఫార్మర్లో ముఖ్యంగా పవర్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లలో కలిగివుండే మూడవ వైండింగ్ మనము ప్రధానంగా పవర్ స్టేషన్ ఆక్సిలరీస్ ను సరఫరా చేయడానికి టెర్షియరీ వైండింగ్ కలిగి ఉంటాము ఉదాహరణకు మీరు పవర్ స్టేషన్స్ లో బహుశా కొన్ని ప్రొటెక్షన్ సిస్టమ్స్ కలిగి ఉంటారు మీరు బహుశా వాటర్ పంపింగ్ మోటార్స్ ఏవైతే బాయిలర్ లోకి వాటర్ ని పంపు చేస్తాయో వాటిని కలిగి ఉండవచ్చు మీరు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కలిగివుండవచ్చు ఇది బొగ్గును పల్వరైజ్ చేయడంలో కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గును రవాణా చేయడంలో మరియు మొదలగు వాటిలో n డ్రైవ్లను కలిగి ఉంటుంది వీటన్నిటికీ పవర్ కావాలి కావున ఆ పవర్ మీ జనరేటర్ లేదా పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క టెర్షియరీ వైండింగ్ నుండి వస్తుంది అందువల్ల మనము కొన్నిసార్లు ట్రాన్స్ఫార్మర్లో టెర్షియరీ వైండింగ్ గా పిలవబడే మూడవ వైండింగ్ కలిగి ఉంటాము ఇది పవర్ స్టేషన్ లో ఉండే ఆక్సిలరీలకు పవర్ ని అందించడానికి ఉపయోగపడుతుంది ఈ సందర్భంలో ఒకవేళ ఇది ఒక సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయితే నేను బహుశా ఒక కోర్ ఈ విధంగా కలిగివుంటాను ఒకటి సెకండరీ మరొకటి టెర్షియరీ కావచ్చు ఇది త్రీ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లాంటిది కాబట్టి నేను ప్రైమరీ సెకండరీ మరియు టెర్షియరీ కలిగి ఉంటాను ఈ టెర్షియరీ పవర్ స్టేషన్ లోని ఆక్సిలరీలకు పవర్ సప్లై చేయడంలో సహాయపడుతుంది కొన్నిసార్లు ఒకవేళ మీరు కంప్యూటర్ లోని కొన్ని పవర్ సప్లైలను చూస్తే SMPS స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై లు అవి పలు సెకండరీలు కలిగిన చిన్న మినియేచర్డ్ ట్రాన్స్ఫార్మర్ ను కలిగి ఉంటాయి అవి బహుశా రెండు సెకండరీలు కావు అవి రెండు కంటే ఎక్కువ సెకండరీలు కావచ్చు ఆ సందర్భంలో మీ కంప్యూటర్ లో కొన్ని IC's కి మీకు 5V అవసరం కావచ్చు కంప్యూటర్ లో మరికొన్ని IC's కి మీకు 3 3V అవసరం కావచ్చు కొన్ని అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కి 15 V మరియు 15 V అవసరం కావచ్చు కాబట్టి ఈ సెకండరీ లేదా ఈ మల్టిపుల్ సెకండరీలు మనకు 5 V 3 3 V 15 volts 15 volts మొదలగు వాటిని ఇస్తాయి కాబట్టి నాకు మల్టిపుల్ సెకండరీలు ఉండవచ్చు మరియు ఈ మల్టిపుల్ సెకండరీలు ఒకదానికొకటి ఐసొలేట్ చేయబడతాయి అవి కామన్ గ్రౌండ్ కలిగి ఉండవు మీ ల్యాప్టాప్లోని లేదా మీ కంప్యూటర్ సిస్టమ్లోని వేర్వేరు భాగాలకు వేర్వేరు విద్యుత్ సరఫరాలను అందించడానికి మనము ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించినప్పుడు మనం చూసే ప్రధాన ప్రయోజనం ఇది కాబట్టి మనం స్టార్ డెల్టాను చూస్తున్నట్లయితే ఒకవేళ మనము 11 ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కలిగి ఉన్నప్పటికీ అనగా డెల్టా యొక్క ఫేజ్ వోల్టేజ్ పరంగా స్టార్ యొక్క ఫేజ్ వోల్టేజ్ ఒకవేళ మనం ప్రైమరీ మరియు సెకండరీ లో టర్న్స్ సంఖ్య 11 గా కలిగి ఉంటే ఇప్పటికీ మనం ఇక్కడ పొందేది ఇది బహుశా 400V అని చెబితే అది 11 అయితే నేను సెకండరీలో 400ని పొంది ఉండాలి కానీ నేను ఫేజ్ నుండి ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ను చూస్తున్నాను కాబట్టి 4003 డెల్టా వైపు లైన్ వోల్టేజ్ లాగా కనిపిస్తుంది కాబట్టి నేను 400V4003ను కలిగి ఉండబోతున్నాను ఇది నేను పొందబోయేది కాబట్టి ఇది వాస్తవానికి నాకు నచ్చినా నచ్చకపోయినా ఆటోమేటిక్ స్టెప్ డౌన్ చేయబోతోంది స్టార్ డెల్టా కాన్ఫిగరేషన్ సాధారణంగా స్టార్ వైపు వోల్టేజ్ తో పోల్చితే డెల్టా వైపు వోల్టేజ్ ను స్టెప్ డౌన్ చేస్తుంది ఒకవేళ అది 11 ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అయినప్పటికీ తగ్గిస్తుంది ఎందుకంటే ఇది ఫేజ్ టు ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో మరియు మనం డెల్టా వైపు చూస్తున్నాము అది లైన్ వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజ్ లను ఒకదానికొకటి సమానంగా కలిగి ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా దీనిని స్టెప్ డౌన్ కాన్ఫిగరేషన్గా కలిగి ఉండబోతున్నారు అయితే చాలా స్పష్టంగా ఇది ఆటోమేటిక్ స్టెప్ అప్ కాన్ఫిగరేషన్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ రేషియో 11 అయినప్పటికీ ప్రైమరీ వైపు లైన్ వోల్టేజ్ తో పోల్చుకుంటే లైన్ వోల్టేజ్ గా నేను పొందబోయేది చాలా ఎక్కువ మరియు స్టార్ డెల్టా మరియు డెల్టా స్టార్ గురించి మనం ప్రస్తావించాల్సిన మరో ప్రధాన విషయం ఏమిటంటే స్టార్ కి సంబంధించినంతవరకు నేను దీనిని VA ఇది VB మరియు ఇది VC గా కలిగి ఉంటాను కావున నేను ఈ విధంగా త్రీ ఫేజ్ వోల్టేజీలు కలిగి ఉన్నాను అనుకుందాము నేను లైన్ టు లైన్ వోల్టేజ్ను చూడాలనుకుంటే ఉదాహరణకు నేను C తీసుకుంటే మరొక వైపు ఇది మైనస్ VC అవుతుంది కాబట్టి ఇది VAC అందువలన లైన్ వోల్టేజీలు ఫేజ్ వోల్టేజితో 300 షిఫ్ట్ అయి ఉంటాయి కావున మనము తప్పనిసరిగా ఫేజ్ వోల్టేజీలు మరియు లైన్ వోల్టేజ్ల మధ్య 300ఫేజ్ షిఫ్ట్ కలిగి ఉండబోతున్నాము అయితే వాస్తవానికి నేను అప్లై చేస్తున్నది లైన్ వోల్టేజ్ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను సాధారణంగా మనము ట్రాన్స్ఫార్మర్ నుంచి మూడు టెర్మినల్స్ ను వెలుపలకు తీసుకుంటాము స్టార్ కనెక్టెడ్ లేక డెల్టా కనెక్టెడ్ అయినప్పటికీ పట్టింపు లేదు ఎక్కువ సార్లు మూడు టెర్మినల్స్ మాత్రమే బయటికి వస్తాయి ఈ మూడు టెర్మినల్స్ మీ పవర్ సప్లై త్రీ ఫేజ్ పవర్ సప్లై నుంచి వచ్చే మూడు టర్మినల్ కి కనెక్ట్ చేయబడి ఉంటాయి కాబట్టి మీరు అప్లై చేస్తున్నది లైన్ టు లైన్ వోల్టేజ్ గా కనబడుతున్నప్పటికీ ప్రైమరీ వైండింగ్ మరియు సెకండరీ వైండింగ్ మధ్య ఫేజ్ నుండి ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కావున నేను లైన్ వోల్టేజ్ గా ఇక్కడ అప్లై చేస్తున్నది డెల్టా కు సంబంధించినంతవరకు రూపాంతరం చెందిన ఫేజ్ వోల్టేజ్ గా మార్చబడుతుంది ఒకవేళ నేను ప్రైమరీని స్టార్ గా కలిగి ఉంటే నేను ఏదైతే అప్లై చేస్తున్నానో అది లైన్ టు లైన్ వోల్టేజ్ మరియు నేను డెల్టా వైపు చివరకు లైన్ టు లైన్ వోల్టేజ్ గా చూసేది ఫేజ్ వోల్టేజ్ మాదిరిగానే ఉంటుంది కావున వోల్టేజ్ స్టెప్ డౌన్ కావడం మాత్రమే కాకుండా అది ఒరిజినల్ లైన్ వోల్టేజ్ నుండి 30 డిగ్రీలు షిఫ్ట్ అవుతుంది కాబట్టి స్టార్ డెల్టా లేదా డెల్టా స్టార్ కాన్ఫిగరేషన్లు నాకు ప్రతిసారీ ఒక వైపు మరియు మరొక వైపు మధ్యలో 30 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ను ఇస్తాయి నేను ఎటువంటి లైన్ వోల్టేజ్ ను చూస్తున్నాను అన్న దాని మీద ఆధారపడి నేను 300 లీడ్ లేక 300 లాగ్ అని చెప్పగలను ఉదాహరణకు VA తో పోల్చితే VAC నాకు 300 లాగ్ ఇస్తుంది అయితే నేను VAB ని చూస్తున్నట్లయితే ఇది VAB ఇక్కడ ఎక్కడో నేను VAB గీయాలి ఇది VAB అయితే VAB 300 లీడ్ కలిగి ఉంటుంది కాబట్టి నేను సాధారణంగా స్టార్ డెల్టా లేదా డెల్టా స్టార్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నప్పుడు ప్రైమరీ లైన్ వోల్టేజ్ మరియు సెకండరీ లైన్ వోల్టేజ్ మధ్య 300 ఫేజ్ షిఫ్ట్ వస్తుంది అని చెప్పగలను ఒకవేళ నేను స్టార్ డెల్టా కాన్ఫిగరేషన్ కలిగి ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో 11 అయినప్పటికీ కూడా నేను లైన్ వోల్టేజీలు 3 ఫ్యాక్టర్ తో స్టెప్ డౌన్ కావడాన్ని చూడబోతున్నాను అయితే డెల్టా స్టార్ కాన్ఫిగరేషన్లో లైన్ టు లైన్ వోల్టేజ్లు స్టెప్ అప్ అవుతాయి కాబట్టి ఈ రెండు కాన్ఫిగరేషన్లు మొత్తంగా చాలా ప్రాముఖ్యత కలిగి వున్నాయని నేను చెప్పగలను ఆ తరువాత నేను వాటిని వివిధ అప్లికేషన్లలో ఉపయోగిస్తున్నాను ఉదాహరణకు నేను ఒక రెక్టిఫైయర్ కలిగి ఉన్నానని అనుకుందాము నేను ఒక బ్లాక్ సహాయంతో రెక్టిఫైయర్ చూపించబోతున్నాను బహుశా ఇది నా రెక్టిఫైయర్ మరియు నేను త్రీ ఫేజ్ వోల్టేజ్ను అప్లై చేస్తున్నాను మరియు నేను ఇక్కడ పొందుతున్నది DC నేను నిజంగా రెక్టిఫైయర్ అవుట్పుట్ను చూస్తున్నప్పుడు నేను A ఫేజ్ B ఫేజ్ మరియు C ఫేజ్ లు పూర్తిగా రెక్టిఫై కావడాన్ని కలిగివుంటాను ఒకవేళ ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అయితే నేను కొంత వోల్టేజ్ మాత్రమే ఈ విధంగా పొందగలను ఇది వాస్తవానికి ఓవర్ లాప్ చెందాలి ఎందుకంటే ఇది ఒకదానికొకటి 1200 మాత్రమే షిఫ్ట్ అయ్యాయి కాబట్టి నేను బహుశా ఇలాంటి వోల్టేజ్ ఇలాంటి వోల్టేజ్ మరియు ఇలాంటి వోల్టేజ్ కలిగి ఉండబోతున్నాను ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కానీ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ లో నేను మళ్ళీ దీని పైన మరో వోల్టేజ్ గీయాలి కావున నేను ఈ విధంగా కొంత వోల్టేజ్ కలిగి ఉండబోతున్నాను అది ఈ విధంగా ఉండబోతోంది నేను త్రీ ఫేజ్ తో సాధ్యమయ్యే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ వోల్టేజ్ అలాగే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ వోల్టేజ్ కలిగి ఉన్నాను అయితే నేను మరో 300 ఫేజ్ షిఫ్ట్ తో మరో త్రీ పేజ్ రెక్టిఫైయర్ కలిగి ఉన్నాను అనుకుందాం బహుశా ఇది స్టార్ ద్వారా సరఫరా చేయబడితే ఇది డెల్టా ద్వారా సరఫరా చేయబడుతోంది అనుకుందాము ప్రైమరీ బహుశా ఒకే విధంగా ఉంటుంది ప్రైమరీ స్టార్ లేదా డెల్టా లో ఉండవచ్చు పట్టింపు లేదు అయితే సెకండరీ వైపు బహుశా నేను వాటిలో ఒకటి స్టార్ గా రెండవది డెల్టాగా కలిగి ఉండవచ్చు అప్పుడు అవి 300 ఫేజ్ షిఫ్ట్ కలిగి ఉంటాయి ఒకవేళ ఈ వేవ్ ఫామ్ ఈ విధంగా ఉంది అని నేను చెబితే తరువాత ట్రాన్స్ఫార్మర్ కోసం అది వాస్తవానికి 300 షిఫ్ట్ అయి ఉంటుంది వాస్తవానికి నేను రెండు రెక్టిఫైయర్లు క్యాస్కేడ్ గా కలిగి ఉంటే బహుశా సిరీస్లో లేదా మరి ఎలాగైనా కనెక్ట్ చేయబడి ఉండవచ్చు రెక్టిఫైయర్లో ఒకటి స్టార్ వైండింగ్ ద్వారా సరఫరా చేయబడుతోంది మరియు మరొకటి డెల్టా వైండింగ్ ద్వారా సరఫరా చేయబడుతోంది నేను మిమ్మల్ని ఊహించుకోమని అడుగుతున్నది ప్రైమరీ ఒక స్టార్ సెకండరీలో నాకు ఒక స్టార్ మరియు ఒక డెల్టా ఉన్నాయి కాబట్టి నేను ఈ డెల్టాను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను మరియు నేను ఈ స్టార్ ను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను ఏమి జరుగుతుంది అవి ఒకదానికొకటి 300 షిఫ్టయి ఉన్న వోల్టేజ్లను కలిగి ఉంటాయి అయితే నేను టర్న్ యొక్క రేషియోని జాగ్రత్తగా చూసుకోవాలి టర్న్ యొక్క రేషియోని నేను పట్టించుకోకపోతే ఒక వోల్టేజ్ మరొక వోల్టేజ్ కు 13రెట్లు అవుతుంది అది సరైనది కాదు నేను వేర్వేరు వోల్టేజ్లను కలిగి ఉండకూడదనుకుంటున్నాను నేను ఒకే వోల్టేజ్లను కలిగి ఉండాలనుకుంటున్నాను అయితే అవి ఒకదానికొకటి 300 షిఫ్ట్ కాబడి ఉన్నాయి అందువలన నేను చాలా తక్కువ వైవిధ్యాలను కలిగి ఉన్న ఒక వేవ్ఫామ్ ను కలిగి ఉండబోతున్నాను కాబట్టి మొదట నా వేవ్ ఫామ్ ఇలా ఉండవచ్చు ఇప్పుడు ఏమి జరుగుతుందంటే రెండింటి మధ్య కూడా నేను ఇలాంటి సైనుసాయిడ్ యొక్క మరొక భాగాన్ని ఈ విధంగా పొందుతాను మొత్తం వోల్టేజ్ చాలా తక్కువ వైవిధ్యాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది అది చాలా చాలా తక్కువ వైవిధ్యాన్ని కలిగి ఉండబోతోంది ఎందుకంటే నేను రెండు ఆల్టర్నేటింగ్ వేవ్ ఫామ్ లను జతచేస్తున్నాను అవి రెక్టిఫై చేయబడినవి కానీ అవి ఒకదానికొకటి 300 షిఫ్ట్ కాబడి ఉన్నాయి కాబట్టి డెల్టా స్టార్ మరియు స్టార్ డెల్టా ట్రాన్స్ఫార్మర్లకు ఇలాంటి అప్లికేషన్లు చాలా ఉన్నాయి ఎందుకంటే అవి సహజంగా 300 ఫేజ్ షిఫ్ట్ను ప్రవేశపెడతాయి అది వాస్తవానికి ఒకదానికొకటి 300 షిఫ్ట్ కాబడిన రెండు వేవ్ ఫామ్ లను పొందడం ద్వారా DC వోల్టేజ్లోని రెపెల్ లేదా వైవిధ్యాలను తగ్గిస్తుంది ఒకవేళ మనము మన డెల్టా డెల్టా మరియు స్టార్ స్టార్ యొక్క అసలు కాన్ఫిగరేషన్కు తిరిగి వెళితే ఈ రెండు అంతర్గతంగా స్టెప్ అప్ ను లేదా స్టెప్ డౌన్ ను కలిగి ఉండవు ఎందుకంటే అవి మీరు అప్లై చేస్తున్న వోల్టేజ్ ను ఖచ్చితంగా అలాగే ప్రైమరీ వైపు నుండి సెకండరీ వైపుకు ట్రాన్స్లేట్ చేస్తాయి కాబట్టి మీరు ఈ ప్రత్యేక సందర్భంలో ఎటువంటి ఫేజ్ షిప్ట్ ను కలిగి ఉండరు మరియు ప్రాథమికంగా మీరు ఇలా కలిగి ఉండబోతున్నారు ఒకవేళ నేను లైన్ వోల్టేజ్లను అలాగే ఫేజ్ వోల్టేజ్లను కూడా చూస్తున్నట్లయితే అవి సరిగ్గా ఒకేలా కనిపిస్తాయి అస్సలు సమస్య ఉండదు ఫేజ్ షిఫ్ట్ ఉండదు స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ ఉండదు రెండూ ఈ సందర్భంలో నిజం డెల్టా డెల్టా కాన్ఫిగరేషన్లో సాధారణంగా ప్రధాన ప్రయోజనం నేను విభిన్న కాన్ఫిగరేషన్లను పోల్చడానికి ప్రయత్నిస్తున్నాను నేను చేయడానికి ప్రయత్నిస్తున్నది అంతే డెల్టా మరియు డెల్టా కాన్ఫిగరేషన్ లో మనకు ఉన్న ఒక ప్రధాన ప్రయోజనం ఏమిటంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లలో ఒకటి బయటకు వస్తే ట్రాన్స్ఫార్మర్ ఒకటి విఫలమైతే మనము దానిని అప్పటికీ ఓపెన్ డెల్టా లేదా V కాన్ఫిగరేషన్ గా ఆపరేట్ చేయగలుగుతాము నా ఉద్దేశ్యం ఏమిటంటే డెల్టాలో నాకు ఇక్కడ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందని అనుకుందాము బహుశా ఇది నా ప్రైమరీ మరియు ఇది నా సెకండరీ సరేనా మరియు ఈ కాన్ఫిగరేషన్లలో ఒకటి బహుశా ఇది కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చింది ఒక ఫేజ్ బయటకు వచ్చింది బహుశా ఆ ట్రాన్స్ఫార్మర్ కొంత లోపం కలిగి ఉండవచ్చు ఆ సందర్భంలో నేను ఏమి చేయగలను అంటే నేను అదే ABC ని ఇక్కడ అప్లై చేయగలను క్షమించాలి ABC ఇక్కడ మరియు నేను ఈ ప్రత్యేకమైన వైండింగ్ను తొలగించగలను నేను ఈ వైండింగ్ను తొలగించగలను అదేవిధంగా నేను ఇక్కడ లోడ్ ను కనెక్ట్ చేయగలను నేను ఈ వైండింగ్ను పూర్తిగా తొలగించగలను అదేవిధంగా నేను ఈ వైండింగ్ను పూర్తిగా తొలగించగలను మరియు నేను లోడ్ను కనెక్ట్ చేయగలుగుతున్నాను బహుశా అది ఇక్కడ ప్రాథమికంగా స్టార్ లేదా డెల్టాలో కనెక్ట్ కావచ్చు ముందుగా ఇవన్నీ లోడ్లు దయచేసి ఇది నేను చూపించిన స్టార్ కనెక్ట్ చేసిన లోడ్ మరియు ZL అనేది పర్ ఫేజ్ ఇంపెడెన్స్ అని గమనించండి కాబట్టి నేను వైండింగ్లలో ఒకదాన్ని తొలగించినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ తగినంత KVA రేటింగ్ ను అందించగలదు ఇది ఒరిజినల్ KVA విలువలో మూడింట రెండు వంతులకు దగ్గరగా ఉండాలి కానీ అది ఖచ్చితంగా మూడింట రెండు వంతులు ఉండదు దాని కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాస్తవంగా మీరు ఫేజ్ వోల్టేజ్ మరియు ఫేజ్ కరెంట్ చూస్తున్నారు ఆ రెండింటి మధ్య డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో అది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ లేదా గా వస్తోంది అయితే ఇప్పుడు ఇది లైన్ వోల్టేజ్ దయచేసి నిజంగా ఇది ఎటువంటి కరెంట్ను ఇవ్వడం లేదని గమనించండి ఇది లేదు కాబట్టి ప్రవాహిస్తున్న కరెంట్ ఏమిటంటే ఈ కరెంట్ మాత్రమే మరియు ఇది తప్పనిసరిగా లైన్ కరెంట్గా వ్యక్తమవుతున్న ఫేజ్ కరెంట్ కాబట్టి ఒకవేళ అది డెల్టా మరియు స్టార్ అయితే నా దగ్గర ఉన్నది లైన్ వోల్టేజ్ మరియు ఫేజ్ కరెంట్ లేదా ఫేజ్ వోల్టేజ్ మరియు లైన్ కరెంట్ ఇక్కడ అని నేను చెప్పగలను కావున నాకు 2 వాట్ మీటర్ మెథడ్ లాగా 30 లేదా 30 ఫేజ్ షిప్ట్ ఇచ్చేటువంటి ఫేజ్ వోల్టేజ్ మరియు లైన్ కరెంట్ లను నేను కలిగి ఉండబోతున్నాను అది అది దానిలా అవుతుంది దీని కారణంగా ఈ ఓపెన్ డెల్టా కనెక్షన్లో పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ మాడిఫై అవుతుంది ఓపెన్ డెల్టా కనెక్షన్ గురించి నేను వివరంగా ఆలోచించడం లేదు మొత్తానికి నేను మీరు అర్థం చేసుకోవాలి అనుకున్నది ఏమిటంటే ఒకవేళ ఇది డెల్టా డెల్టా కాన్ఫిగరేషన్ అయితే ఇందులో ఇటువంటి ఫేజ్ షిప్ట్ లేనప్పటికీ అలాగే ఇక్కడ స్టెప్ అప్ లేదా స్టెప్ డౌన్ లేనప్పటికీ దీని ప్రధాన ప్రయోజనం డెల్టా డెల్టా కాన్ఫిగరేషన్ యొక్క ఒక ప్రయోజనం ఒక ట్రాన్స్ఫార్మర్ బయటకు వచ్చినప్పటికీ నేను దాన్ని తగ్గించిన kVA రేటింగ్ వద్ద ఆపరేట్ చేయగలను ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ కాబడినప్పటికీ అది ఫంక్షనల్లీ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గా పని చేయగలదు కావున మనము దీనిని ఓపెన్ డెల్టా లేక V కనెక్షన్ అంటాము ఎందుకంటే ఇది V లాగా ఉంది అందువలన మనము దీనిని V కనెక్షన్ లేదా ఓపెన్ డెల్టా కనెక్షన్ అంటాము కావున ఇది ఒరిజినల్ త్రీ ఫేజ్ తో పోల్చితే తక్కువ kVA రేటింగ్ తో పని చేస్తుంది చివరిది మనం ఇంకా చర్చించనిది స్టార్ స్టార్ కేసు స్టార్ స్టార్ విషయానికొస్తే ఇది ఒక గేన్ స్టెప్ అప్ ను లేదా స్టెప్ డౌన్ ఉండదు ఫేజ్ షిప్ట్ ఉండదు నేను న్యూట్రల్ గ్రౌండ్ చేస్తే తప్ప ఎక్కడైనా ఉపయోగించబడే అరుదైన కాన్ఫిగరేషన్లలో ఇది ఒకటి ఒకవేళ న్యూట్రల్ ను గ్రౌండ్ చేయకపోతే ఇది నిజంగా పాపులర్ కాన్ఫిగరేషన్ కాదు ఎందుకో చూద్దాం న్యూట్రల్ గ్రౌండింగ్ లేకుండా స్టార్ స్టార్ కాన్ఫిగరేషన్ ఎందుకు చాలా సులభం కాదు దీనితో సమస్య ఏమిటి పరిశీలించడానికి ప్రయత్నిద్దాం నేను ఒక స్టార్ స్టార్ ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉన్నాను అనుకుందాం నేను ప్రధానంగా ప్రైమరీ వైపు చూస్తున్నాను సెకండరీ ఓపెన్ అయి ఉంది అనుకుందాము అది ఓపెన్ సర్క్యూట్ అయినందున ప్రస్తుతం నేను దానిని చూడటం లేదు నేను నో లోడ్ కండిషన్ వైపు చూస్తున్నాను ఈ నిర్దిష్ట ట్రాన్స్ఫార్మర్ యొక్క నో లోడ్ కండిషన్ లో ఇది ఖచ్చితంగా మాగ్నెటైజింగ్ కరెంట్ను గ్రహిస్తుంది త్రీ ఫేజ్ లలో ప్రతిఒక్కటి మాగ్నెటైజింగ్ ను గ్రహిస్తాయి కావున నేను దీనిని Ima అని దీనిని Imb అని దీనిని Imc అని పిలుస్తాను ఇవి త్రీ ఫేజ్ మాగ్నెటైజింగ్ కరెంట్లు ఇది ఓపెన్ సర్క్యూట్ కండిషన్ కాబట్టి నేను లోడ్ గురించి కూడా మాట్లాడటం లేదు లోడ్ కరెంట్ లేదు ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ అయిన ఐరన్ యొక్క స్వభావం కారణంగా మాగ్నెటైజింగ్ కరెంట్లు సైనుసోయిడల్ కాదని మనము చూశాము అవి ఎందుకు సైనుసోయిడల్ కావంటే అక్కడ హిస్టెరిసిస్ ఉంది శాచ్యురేషన్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా సైనుసోయిడల్ కాని కరెంట్ లను కలిగి ఉండబోతున్నాను కావున మాగ్నెటైజింగ్ కరెంట్ లు సైనుసోయిడల్ కానివి అనే వాస్తవాన్ని మనం మొదట గుర్తించాలి అవి సైనుసోయిడల్ కానివి అయితే సాధారణంగా మనం సైనుసోయిడల్ కాని పీరియాడిక్ వేవ్ ఫామ్ ను ఫోరియర్ ఎక్స్పాన్షన్ అని పిలువబడే దానితో విస్తరిస్తాము కాబట్టి ఫోరియర్ ఎక్స్పాన్షన్ మ్యాథమెటికల్ గా నాన్ సైనుసోయిడల్ ఆర్డర్ పీరియాడిక్ వేవ్ ఫామ్ ను 50 Hz కు అనుగుణమైన కొన్ని ఫండమెంటల్స్ గా విభజిస్తుంది ఈ సందర్భంలో 2 రెట్లు ఫండమెంటల్స్ గా 3 రెట్లు ఫండమెంటల్స్ గా 4 రెట్లు ఫండమెంటల్స్ గా ఉండవచ్చు కాబట్టి మీరు మల్టిపుల్ హార్మోనిక్ కాంపోనెంట్స్ కలిగి ఉంటారు మనము వీటిని హార్మోనిక్ కాంపోనెంట్స్ అని పిలుస్తాము అనగా రెండవ హార్మోనిక్ మూడవ హార్మోనిక్ నాల్గవ హార్మోనిక్ ఐదవ హార్మోనిక్ మరియు మొదలైనవి అందువలన ఈ నాన్ సైనుసోయిడల్ మాగ్నెటైజింగ్ వేవ్ ఫామ్ ను 50 Hz 100 Hz 150 Hz గా విడదీయబోతున్నాం మరియు సంఖ్య పెరిగే కొద్దీ హార్మోనిక్ పెరుగుతుంది అంటే మీరు 5వ 7వ 9వ స్థానానికి వెళ్ళేకొద్దీ మీ ఫండమెంటల్ తో పోల్చితే అవన్నీ చిన్నవిగా ఉంటాయి ఎందుకంటే మీ ప్రాథమిక విషయం మీరు సృష్టించిన వేవ్ ఫామ్ 50 హెర్ట్జ్ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీరు హయ్యర్ ఆర్డర్ హార్మోనిక్లకు వెళ్ళేకొద్దీ సాధారణంగా అది తగ్గుతుంది లేదా ప్రపోర్షనేట్లీ తగ్గుతుంది కాబట్టి నేను ఈ వేవ్ ఫామ్ ను చూస్తున్నట్లయితే అది ఖచ్చితంగా 50 Hz వద్ద డామినేట్ కాంపొనెంట్ కలిగి ఉంటుంది దాని తర్వాత అది 100 Hz కలిగి ఉండాలి కానీ 100 Hz తప్పనిసరిగా DC కి సమానమైనది సగటు ప్రాతిపదికన అది 0 అవుతుంది కావున ఏదేని సరి హార్మోనిక్ DC తో 0 హార్మోనిక్ కు సమానంగా ఉంటుంది ఒకవేళ సగటు విలువ 0 లేదా వేవ్ ఫామ్ టైం యాక్సిస్ పైన మరియు టైం యాక్సిస్ క్రింద ఒకవేళ అదే హాఫ్ వేవ్ సిమెట్రీ ని కలిగి ఉంటే అప్పుడు మీరు అన్ని సరి హార్మోనిక్స్ కలిగి ఉండబోరు కాబట్టి మీరు నాల్గవ హార్మోనిక్ రెండవ హార్మోనిక్ ఆరవ హార్మోనిక్ ఎనిమిదవ హార్మోనిక్ కలిగి ఉండరు హాఫ్ వేవ్ సిమెట్రీ కారణంగా ఇవన్నీ ఉండవు ఆల్టర్నేటింగ్ కరెంట్ వేవ్ ఫామ్ లో సగటు విలువ 0 అయినందున DC కూడా ఉండదు అందువలన మనము తక్కువ ఆర్డర్ హార్మోనిక్ గా కలిగి ఉండేది మూడవ హార్మోనిక్ కాబట్టి లోయస్ట్ ఆర్డర్ హార్మోనిక్ వాస్తవానికి మూడవదానికి అనుగుణంగా ఉంటుంది అయితే ఫండమెంటల్ ఉంటుంది నేను Iam వ్రాయడానికి ప్రయత్నిస్తే బదులుగా నేను దీనిని iamఅని వ్రాస్తాను ఎందుకంటే ఇది ఇన్స్టాంటేనియస్ కరెంట్ మాగ్నిట్యూడ్ నేను ia1 బహుశా cos లేదా sint ప్లస్ ia3 cos లేదా sint కానీ అది 3t iamia1costia3cos3t ఇది iam నేను ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ మరియు మొదలైన వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాను వాటన్నింటినీ నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను నేను కేవలం ఫండమెంటల్ మరియు మూడవ హార్మోనిక్ మాత్రమే చూస్తున్నాను అదేవిధంగా ఒకవేళ నేను Ibm చూసినట్లయితే ఇక్కడ నన్ను Iam వ్రాయనివ్వండి iamia1Costia3Cos3t అదేవిధంగా Ibm అనేది ib1Cos ఎందుకంటే ఇది త్రీ ఫేజ్ అదేవిధంగా ఇది ib3Cos3 మరియు అదేవిధంగా Icm అనేది ic1Cost120ic3Cos3t120అవుతుంది ఇప్పుడు నేను స్టార్ కనెక్ట్ చేయబడిన సిస్టంను చూసినప్పుడు నాకు ImaImb మరియు Imcవున్నాయి మరియు న్యూట్రల్ కనెక్ట్ కాలేదు కాబట్టి ImaImbImc0 అయితే నేను అంతా బాగానే కలిగివుంటాను ఒకవేళ ImaImbImc0 అయితే నేను ఒక మార్గాన్ని అందించాలి మరియు కరెంటుకు ఒక మార్గాన్ని అందించడానికి నేను న్యూట్రల్ ను గ్రౌండ్ కు లేదా మరెక్కడైనా కనెక్ట్ చేయాలి నేను న్యూట్రల్ ను కనెక్ట్ చేయకపోతే మూడవ హార్మోనిక్ ఉనికిని అనుమతించలేను నన్ను ఇక్కడ చూడనివ్వండి నేను నిజంగా ఇది ఏమిటో చూస్తే మనం తప్పనిసరిగా కరెంట్ మూడు రెట్ల ఫ్రీక్వెన్సీ తో ఆసిలేట్ కావడాన్ని చూస్తాము ఫేజ్ షిఫ్ట్లు వేవ్ఫార్మ్లో ఒరిజినల్ గా మెయింటెన్ చేయబడినట్లు ఖచ్చితంగా మెయింటెయిన్ చేయబడతాయి వాస్తవానికి అవి ఎలా ఉంటాయి మీరు నిజంగా ఫోరియర్ ఎక్స్పాన్షన్ లోనికి విభజించడానికి ప్రయత్నిస్తే వాస్తవానికి మీరు ఈ కాంపొనెంట్ లను పొందే విధానం ఇలా ఉంటుంది ఒరిజినల్ పేజ్ షిఫ్ట్ ఏదైనప్పటికీ అది N అనే ఫ్యాక్టర్ తో ప్రెసర్వ్ చేయబడుతుంది ఇక్కడ N అనేది హార్మోనిక్ ఆర్డర్ ఇది సాధారణంగా అలా ఉంటుంది దీనివలన మీరు ఈ మూడింటిని కో ఫాసల్ గా కలిగి ఉండబోతున్నారు ఎందుకంటే 3600 వాస్తవానికి మీరు ఎటువంటి ఫేజ్ షిఫ్ట్ ను కలిగి ఉండరు కాబట్టి మీరు A ఫేజ్ మూడవ హార్మోనిక్ ను B ఫేజ్ మూడవ హార్మోనిక్ ను C ఫేజ్ మూడవ హార్మోనిక్ ను చూస్తే మీరు కో ఫాసల్ అయినటువంటి Cos3tCos3Cos3t360లను కలిగి ఉంటారు మరియు అవి కో ఫాసల్ అయితే అవి కలిపినప్పుడు 0 కావు అవి కలిపినప్పుడు 0 కావు అయితే ఇవి కలిపినప్పుడు 0 అవుతాయి ఎందుకంటే అవి కో ఫాసల్ వాటి మొత్తం 0 కి సమానం కాదు కాబట్టి ఏమి జరగబోతోంది అంటే ఒకవేళ నేను స్టార్ స్టార్ కనెక్ట్ చేయబడిన ట్రాన్స్ఫార్మర్ను కలిగి ఉండి ప్రైమరీ గ్రౌండ్ చేయబడకపోతే లేదా సెకండరీ గ్రౌండ్ చేయబడకపోతే ఈ సందర్భంలో నేను మొదట ట్రాన్స్ఫార్మర్ను ఎనర్జైజ్ చేస్తున్నప్పుడు నేను పవర్ సప్లై ను ఆన్ చేశాను నేను లోడ్ను కనెక్ట్ చేయలేదు ఆ సమయంలో ప్రధానంగా గ్రహించే కరెంట్ మాగ్నెటైజింగ్ కరెంట్ కరెంట్ యొక్క కోర్ లాస్ కాంపోనెంట్ ఖచ్చితంగా ఉంటుంది నేను దానిని ప్రశ్నించడం లేదు కానీ అక్కడ ప్రధానంగా మాగ్నెటైజింగ్ కరెంట్ ఉంటుంది ఆ మాగ్నెటైజింగ్ కరెంట్ ఎల్లప్పుడూ హార్మోనిక్ కాంపోనెంట్ లను కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా మూడవ హార్మోనిక్ తను ప్రవహించడానికి ఒక మార్గాన్ని కలిగి ఉండదు ఎందుకంటే నేను న్యూట్రల్ కరెంట్ ను చూడటానికి ప్రయత్నిస్తే న్యూట్రల్ కరెంట్ సున్నా కాని మూడవ హార్మోనిక్ కాంపోనెంట్ ను కలిగి ఉంటుంది మరియు న్యూట్రల్ కరెంటుకు మార్గం లేదు కాబట్టి కరెంట్ ఎక్కడ ప్రవహిస్తుంది అది ఎక్కడికీ ప్రవహించదు కరెంట్ ఎక్కడికీ ప్రవహించకపోతే అది ఉనికిలో ఉండదు అది తనలో తాను ముగిసి పోవాలి వేరే మార్గం లేదు కాబట్టి కరెంట్ ప్రధానంగా సైనుసోయిడల్ అయి ఉండాలి దీనికి ఐదవ హార్మోనిక్ ఏడవ హార్మోనిక్ ఉండవచ్చు కానీ మూడవ హార్మోనిక్తో పోలిస్తే అవి చిన్నవిగా ఉండాలి కావున న్యూట్రల్ గ్రౌండ్ చేయబడనటువంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క మాగ్నెటైజింగ్ కరెంట్లో మూడవ హార్మోనిక్ కరెంట్ ఉండదు స్టార్ స్టార్ కాన్ఫిగరేషన్లో న్యూట్రల్ ప్రత్యేకంగా గ్రౌండ్ చేయకపోతే నేను మాగ్నెటైజింగ్ కరెంట్లో మూడవ హార్మోనిక్ కాంపొనెంట్ ను కనుగొనలేను మాగ్నెటైజింగ్ కరెంట్లో మూడవ హార్మోనిక్ కాంపోనెంట్ లేకపోతే అది చాలా వరకు సైనుసోయిడల్గా ఉండాలి ఒకవేళ మాగ్నెటైజింగ్ కరెంట్ సైనుసోయిడల్ అయితే ఫ్లక్స్ సైనుసోయిడల్ కాదు ఎందుకంటే అవి లీనియర్ గా సంబంధం కలిగి ఉండవు హిస్టెరిసిస్ లూప్ నాకు ఇలా చెబుతుంది మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ నాకు మాగ్నెటైజింగ్ కరెంట్ మరియు ఫ్లక్స్ మధ్య లీనియర్ సంబంధాన్ని కలిగి ఉండనని చెబుతుంది ఫ్లక్స్ సైనుసోయిడల్ కాదు అందువలన నేను న్యూట్రల్ మార్గం అందించకపోతే అప్పుడు మూడవ హార్మోనిక్ 0 లేదా మూడవ హార్మోనిక్ ఉనికిలో ఉండదు అని చెప్పగలను మూడవ హార్మోనిక్ ఉనికిలో లేకపోతే నేను మాగ్నెటైజింగ్ కరెంట్ ను సైనుసోయిడల్ లేదా కో సైనుసోయిడల్ గా కలిగి ఉండబోతున్నాను మాగ్నెటైజింగ్ కరెంట్ సైనుసోయిడల్ అయితే నేను ఫ్లక్స్ మరియు im లీనియర్ గా సంబంధం కలిగి ఉండవు అని చెప్పగలను కాబట్టి ఫ్లక్స్ అనేది నాన్ సైనుసోయిడల్ అవుతుంది ఇది ఏ వేవ్ షేప్ తీసుకుంటుందో నాకు తెలియదు అయితే నేను ఖచ్చితంగా అది నాన్ సైనుసోయిడల్ అని చెప్పగలను ఒకవేళ ఫ్లక్స్ నాన్ సైనుసోయిడల్ అయితే ఇండ్యూస్డ్ EMF నాన్ సైనుసోయిడల్ అవుతుంది ఎందుకంటే ఇది ddt అని నిర్వచించబడినది అందువలన నేను ddt లేదా ఇండ్యూస్డ్ EMF ను నాన్ సైనుసోయిడల్ గా కలిగి ఉండబోతున్నాను ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మనం ట్రాన్స్ఫార్మర్లో VE అని చెప్పుకున్నాము ఇక్కడ V అనేది అప్లై చేయబడిన వోల్టేజ్ E అనేది ఇండ్యూస్డ్ EMF దాన్ని మనం పొందడం లేదు నేను సైనుసోయిడల్ వోల్టేజ్ను అప్లై చేస్తున్నాను ఇది సైనుసోయిడల్ కాని మాగ్నెటైజింగ్ కరెంట్ను గ్రహించ వలసి ఉంది అయితే ఇది సైనుసోయిడల్ మాగ్నెటైజింగ్ కరెంట్ను గ్రహించ వలసి వస్తోంది ఇది సైనుసోయిడల్ మాగ్నెటైజింగ్ కరెంట్ను గ్రహించడానికి బలవంతం చేయబడినందున నేను సైనుసోయిడల్ కాని ఫ్లక్స్ కలిగి ఉండబోతున్నాను మరియు సైనుసోయిడల్ కాని ఫ్లక్స్ నాన్ సైనుసోయిడల్ EMFను ప్రేరేపించబోతోంది ఆ నాన్ సైనుసోయిడల్ EMF మరియు నేను అప్లై చేసే సైనూసోయిడల్ వోల్టేజ్ నిజంగా ఒకదానికొకటి సమతుల్యం కావు అది స్టార్ స్టార్ కనెక్ట్ చేయబడి న్యూట్రల్ పాయింట్ గ్రౌండ్ చేయనటువంటి ట్రాన్స్ఫార్మర్ లో ఇండ్యూస్డ్ EMF మరియు అప్లైడ్ వోల్టేజ్ ల మధ్య వోల్టేజ్ డిఫరెన్స్ అవుతుంది మరియు ప్రస్తుతం అది నో లోడ్ స్థితిలో వున్నది మరియు ఇది భారీ మొత్తంలో ఆసిలేషన్ లను లేదా స్పర్ట్స్ లో చాలా పెద్ద కరెంట్ లను గ్రహించడానికి కారణమవుతుంది దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ తప్పుగా పనిచేస్తుంది కాబట్టి మూడవ హార్మోనిక్ కరెంట్ కోసం నేను కొంత మార్గాన్ని అందించకపోతే న్యూట్రల్ గ్రౌండ్ చేయకుండా స్టార్ కనెక్ట్ చేయబడిన ట్రాన్స్ఫార్మర్ స్టార్ స్టార్ కనెక్ట్ ట్రాన్స్ఫార్మర్ను సాధారణంగా ఉపయోగించడానికి నేను ఇష్టపడను నేను న్యూట్రల్ ను కనెక్ట్ చేయకుండా మార్గం అందించాలనుకుంటే నేను డెల్టాలో టెర్షియరీ వైండింగ్ కలిగి ఉండటానికి ఇష్టపడవచ్చు ఇది చాలా బాగా సర్క్యులేటింగ్ కరెంట్ ను కలిగి ఉంటుంది నేను డెల్టాలో సెకండరీ వైండింగ్ లేదా టెర్షియరీ వైండింగ్ కలిగి ఉంటే సెకండరీ నేను ఇప్పటికే స్టార్ స్టార్ స్టార్ అని చెప్పాను కాబట్టి నేను డెల్టాలో టెర్షియరీ వైండింగ్ కలిగి ఉంటాను కాబట్టి కొన్నిసార్లు టెర్షియరీ వైండింగ్ అనేది ట్రాన్స్ఫార్మర్లో ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది ఒకవేళ ఇది న్యూట్రల్ గ్రౌండింగ్ లేకుండా స్టార్ స్టార్ కనెక్ట్ చేయబడిన త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయితే డెల్టాలో కనెక్ట్ చేయబడిన టెర్షియరీ వైండింగ్ ఉండవచ్చు ఇది సులభంగా మూడవ హార్మోనిక్ కరెంట్ను సర్క్యులేట్ చేయగలదు మూడో హార్మోనిక్ కరెంట్ కో ఫాసల్ కాబట్టి Ia3Ib3 మరియు Ic3 లు ఖచ్చితంగా సమానమైన మ్యాగ్నిట్యూడ్ ను కలిగి ఉంటాయి ఖచ్చితంగా ఒకదానితో ఒకటి ఇన్ ఫేజ్ లో ఉంటాయి కాబట్టి ఇది డెల్టా ద్వారా తనలో తాను సర్క్యులేట్ అవగలదు కాబట్టి మూడవ హార్మోనిక్ కరెంట్ను ప్రసారం చేయడానికి నేను దేనికోసం టెర్షియరీని ఉపయోగించాల్సిన అవసరం లేదు ఇది సమతుల్యతను పునరుద్ధరిస్తుంది